గత ఉపన్యాసంలో రియల్ టైమ్ సిస్టమ్స్ గురించి మనకు చాలా ప్రాథమిక పరిచయం జరిగింది రియల్ టైమ్ అంటే ఏమిటి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి మరియు ఇది సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్ నుండి ఎలా భిన్నంగా ఉంటుంది మరియు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రధాన అవసరాలలో ఒకటి టాస్క్ లకు వారి డెడ్లైన్లను తీర్చడానికి సహాయపడటం ఎంబెడెడ్ అప్లికేషన్లు చాలా ఎక్కువ అవుతున్నాయి మరియు ఇది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఒక ముఖ్యమైన అప్లికేషన్ ఏరియా అప్పుడు రియల్ టైమ్ సిస్టమ్స్ యొక్క వివిధ రకాలైన హార్డ్ సాఫ్ట్ మరియు ఫర్మ్ రియల్ టైమ్ సిస్టమ్స్ వాటి ఉదాహరణలు మరియు రియల్ టైమ్ సిస్టమ్ నిర్వహించాల్సిన వివిధ రకాలైన టాస్క్లు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్లో టాస్క్ లను విస్తృతంగా పిరియోడిక్ అపిరియోడిక్ మరియు స్పోరాడిక్ మూడు రకాలుగా వర్గీకరించవచ్చు పిరియోడిక్ టాస్క్ అనేది టైమర్ ప్రకారం పునరావృతమయ్యే టాస్క్ ఉదాహరణకు ఒక రసాయన ప్లాంట్ యొక్క పారామితులు క్రమానుగతంగా గ్రహించబడతాయి మరియు తరువాత కంప్యూటర్ దిద్దుబాటు చర్య తీసుకోవాలో నిర్ణయిస్తుంది మరియు ఉష్ణోగ్రత లేదా రసాయన ఏకాగ్రతను మార్చడం వంటి దిద్దుబాటు చర్య ఉంటే అది ఒక నిర్దిష్ట సమయంలోనే చేస్తుంది అన్ని రియల్ టైమ్ అప్లికేషన్ల కోసం పిరియాడిక్ టాస్క్లు మెజారిటీలో ఉన్నాయి అంటే పెద్ద సంఖ్యలో టాస్క్లు పిరియాడిక్ టాస్క్లు మనకు అపిరియోడిక్ పనులు ఉండవచ్చు అపిరియోడిక్ టాస్క్లు యాదృచ్ఛికంగా పునరావృతమవుతాయి మరియు అవి సాఫ్ట్ రియల్ టైమ్ టాస్క్లు ఉదాహరణకు ఉష్ణోగ్రత పెంచడానికి లేదా రసాయన ప్రతిచర్య రేటును తగ్గించడానికి ఒక ఆపరేటర్ ఒక ఆదేశాన్ని ఇస్తాడు ఆపరేటర్ ఎప్పుడు కమాండ్ ఇస్తారో తెలియదు మరియు ఇది యాదృచ్ఛికంగా ఉంటుంది మరియు ఈ ఆదేశానికి ప్రతిస్పందన ప్రాథమికంగా సాఫ్ట్ రియల్ టైమ్ వినియోగదారు ఆదేశాన్ని ఇచ్చిన తర్వాత దీనికి చాలా సెకన్లు పట్టవచ్చు మరియు దీన్ని చేయాల్సిన కఠినమైన డెడ్ లైన్ లేదు మరోవైపు అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా ఉండే స్పోరాడిక్ టాస్క్లు ఉండవచ్చు కానీ ఇవి వాటితో కఠినమైన డెడ్లైన్లను కలిగి ఉంటాయి ఉదాహరణకు ఒక రసాయన కర్మాగారంలో ఒక పరిశ్రమలో అగ్ని పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు సెన్సార్లు పరిస్థితిని తనిఖీ చేస్తాయి మరియు అవి అనేక చర్యలను ప్రారంభిస్తాయి అలారం వినిపించడం ప్రతిచర్యను ఆపివేయడం నీటి షవర్ ప్రారంభించడం మొదలైనవి కావచ్చు అటువంటి అలారం సంభవించినప్పుడు అగ్ని పరిస్థితి అనూహ్యమైనది మరియు యాదృచ్ఛికంగా ఉంటుంది ప్లాంట్ అటువంటి అత్యవసర పరిస్థితిని అణిచి వేయడానికి ఒక నిర్దిష్ట సమయం లోపు చర్యను ప్రారంభించాలి ఇక్కడ ఏదైనా రియల్ టైమ్ అప్లికేషన్లో చాలావరకు టాస్క్లు పిరియాడిక్ కొన్ని టాస్క్లు అపిరియోడిక్ కావచ్చు మరియు ఇవి ప్రాథమికంగా సాఫ్ట్ రియల్ టైమ్ టాస్క్లు ఇవి యాదృచ్ఛికంగా జరుగుతాయి మరియు మరొక వర్గం స్పోరాడిక్ టాస్క్లు ఇవి రియల్ టైమ్ టాస్క్లు అయితే అవి యాదృచ్ఛికంగా జరుగుతాయి మరియు ఇవి అరుదైన అపెరియోడిక్ మరియు స్పోరాడిక్ టాస్క్ల సంఖ్య పిరియాడిక్ టాస్క్ లతో పోలిస్తే చాలా తక్కువ ప్రస్తావించాల్సిన మరో విషయం ఏమిటంటే ఒక టాస్క్ పై సమయ పరిమితి కొన్ని ఈవెంట్ లకు సంబంధించి నిర్వచించబడుతుంది ఒక ఈవెంట్ సంభవించిన తర్వాత మనము సమయాన్ని లెక్కించడం ప్రారంభిస్తాము మరియు ఒక నిర్దిష్ట సమయానికి ముందు ఫలితం తప్పక ఉత్పత్తి అవుతుంది ఈవెంట్ సిస్టమ్ లేదా పర్యావరణం ద్వారా ఉత్పత్తి చేయబడవచ్చు మనము ముందుకు వెళ్ళేటప్పుడు రెండింటి ఉదాహరణలను చూస్తాము ఒక సాధారణ అప్లికేషన్ లో పెద్ద సంఖ్యలో రియల్ టైమ్ టాస్క్లు ఉన్నాయి మరియు ఈవెంట్ సంఘటనల కారణంగా ఇవి ఉత్పత్తి అవుతాయి ఈ ఈవెంట్ లలో కొన్ని అంతర్గత లేదా బాహ్య ఈవెంట్ లు కావచ్చు ఉదాహరణకు ఉష్ణోగ్రత సెన్సార్ అధిక ఉష్ణోగ్రతను గ్రహించినప్పుడు ఒక టాస్క్ని ఉత్పత్తి చేయవచ్చు అప్పుడు దాని టాస్క్ ఉష్ణోగ్రతను తగ్గించడం బహుశా నీటి షవర్ ప్రారంభించడం మరియు మొదలైనవి ఈ ఈవెంట్ ఉత్పత్తి కొంత వరకు ఉష్ణోగ్రత పెరుగుదల యొక్క బాహ్య ఈవెంట్ ద్వారా అవుతుంది అంతర్గత ఈవెంట్ మెమరీ అయిపోవటం లేదా కొంత టాస్క్ ఎక్కువ సమయం తీసుకుంటుంది అవి అంతర్గత ఈవెంట్ లు ఒక ఈవెంట్ కారణంగా ఒక టాస్క్ ఉత్పత్తి అయినప్పుడల్లా ఆ టాస్క్ విడుదల చేయబడిందని లేదా ఉత్పత్తి చేయబడిందని లేదా ఆ టాస్క్ వచ్చిందని చెప్పబడింది రియల్ టైమ్ టాస్క్ షెడ్యూల్ యొక్క ప్రాధమిక వివరణ ఏమిటంటే టాస్క్ షెడ్యూలర్ కంప్యూటర్ ద్వారా వేర్వేరు పనులను ఎగ్జిక్యూట్ చేయాల్సిన క్రమాన్ని నిర్ణయిస్తుంది ఏది మొదట ఎగ్జిక్యూట్ చేయాలి ఏది తదుపరి ఎగ్జిక్యూట్ చేయాలి టాస్క్ షెడ్యూలర్కు తరువాత ఏ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయాలో నిర్ణయించాల్సిన పాత్ర ఉంది టాస్క్ షెడ్యూలర్ అన్ని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఒక ముఖ్యమైన భాగం అని మనము ఇంతకు ముందే చెప్పాము మరియు అవి ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్లను వారి డెడ్లైన్ను తీర్చడానికి సహాయపడే ప్రాథమిక సాధనాలు వివిధ రకాలైన రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో షెడ్యూలర్ రకం ఏమిటో మనం మొదట ప్రస్తావించాము ప్రతి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కు షెడ్యూలర్ చాలా ముఖ్యమైన భాగం కొన్ని ప్రాథమిక పరిభాషలు ఈ క్రింది విధంగా ఉన్నాయి జాబ్ అనేది టాస్క్ యొక్క యూనిట్ ఉదాహరణకు ఒక నిర్దిష్ట షరతు చేరుకున్నట్లయితే లేదా ఒక నిర్దిష్ట షరతు ఫైల్ను చదవడానికి సంతృప్తి చెందితే చెక్ వంటి గణనను చేయడం కొంత డేటాను నిల్వ చేయడానికి మరొక టాస్క్ తో కమ్యూనికేట్ చేయడం ఇవి జాబ్ లకు ఉదాహరణలు మరియు ఇవి టాస్క్ సందర్భాలు అయితే టాస్క్ అనేది ఇలాంటి జాబ్ ల క్రమం ఉదాహరణకు రసాయన ప్లాంట్ యొక్క ఉష్ణోగ్రతను కొంత స్థాయి విలువను మించి నిర్వహించడం ఒక టాస్క్ ఉష్ణోగ్రత సెన్సార్ క్రమానుగతంగా కొలిచే ప్రతిసారీ ఉష్ణోగ్రత విలువను ప్రవేశ స్థాయికి పైన ఉందో లేదో తనిఖీ చేయడానికి ఒక టాస్క్ ఉత్పత్తి అవుతుంది మరియు అది ప్రవేశానికి పైన ఉంటే కొంత దిద్దుబాటు చర్య తీసుకోవాలి ప్రతి కొన్ని మిల్లీసెకన్లలో ఉష్ణోగ్రత సెన్సార్ అంతరాయం ద్వారా దాని ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ ఉత్పత్తి అవుతుంది మరియు టాస్క్ ఉత్పత్తి అయినప్పుడు టాస్క్ విడుదల చేయబడిందని మనము ఇక్కడ చూపించాము ఇది టాస్క్ రిలీజ్ టైమ్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ కొంత సమయం తర్వాత టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభిస్తుంది ఇది ఎగ్జిక్యూషన్ యొక్క ప్రారంభం ఇది రిలీజ్ టైమ్ మరియు ఇది ఎగ్జిక్యూషన్ యొక్క ప్రారంభం మరియు ఇది కొంత సమయం తర్వాత పూర్తవుతుంది మరియు తరువాత డెడ్లైన్ రియల్ టైమ్ టాస్క్లతో ముడిపడి ఉంటుంది మరియు డెడ్ లైన్ ను టైమ్ సున్నాకి అనుగుణంగా కొలిచి మరియు నివేదించినట్లయితే ఇది అబ్సొల్యూట్ డెడ్లైన్ అని చెప్పండి అయితే డెడ్లైన్ రిలీజ్ టైమ్ కి అనుగుణంగా లెక్కించబడితే లేదా నివేదించబడితే మనము దానిని రిలేటివ్ డెడ్లైన్ అని పిలుస్తాము ఇక్కడ చూపినది రిలేటివ్ డెడ్లైన్ స్టార్ట్ రిలీజ్ టాస్క్ రిలీజ్ నుండి డెడ్ లైన్ వరకు ప్రారంభమవుతుంది అయితే అబ్సొల్యూట్ డెడ్లైన్ టాస్క్ టైమ్ సున్నా నుండి ప్రారంభమవుతుంది ఈ ప్రాంతంలో ఒక టాస్క్ యొక్క ఉదాహరణను జాబ్ అని పిలుస్తారు ఒక టాస్క్ సాధారణంగా చాలాసార్లు పునరావృతమవుతుంది పిరియాడిక్ టాస్క్లు జరుగుతాయి మరియు అవి కొన్ని క్లాక్ ఇంటరప్ట్ ఆధారంగా క్రమానుగతంగా పునరావృతమవుతాయి అయితే అపిరియోడిక్ మరియు స్పోరాడిక్ టాస్క్లు అవి యాదృచ్ఛికంగా జరుగుతాయి మరియు ప్రతిసారీ ఒక టాస్క్ పునరావృతమవుతుంది టాస్క్ లేదా జాబ్ యొక్క ఉదాహరణ సృష్టించబడింది లేదా రిలీజ్ చేయబడిందని మనము చెబుతాము మరియు iవ సారి టాస్క్ t పునరావృతమయ్యేటప్పుడు జాబ్ లేదా టాస్క్ ఉదాహరణకు Ti వచ్చినట్లు చెబుతాము మరియు మనము ఇప్పటికే వివరించినట్లుగా అబ్సల్యూట్ డెడ్లైన్ అనేది సున్నా సమయం నుండి ప్రారంభమయ్యే డెడ్ లైన్ కు అబ్సల్యూట్ టైమ్ని ఇవ్వడానికి మనము ఉపయోగించే పరిభాష అయితే రిలేటివ్ డెడ్లైన్ టాస్క్ రిలీజ్ నుండి లెక్కించబడుతుంది ఇది ఇప్పటికే ముందు చూపబడింది ఎందుకంటే ఇది ముఖ్యమైన పరిభాష ఇది రిలేటివ్ డెడ్లైన్ మరియు అబ్సల్యూట్ డెడ్లైన్ టాస్క్ విడుదల నుండి డెడ్ లైన్ వరకు చూపించడం రిలేటివ్ డెడ్లైన్ అయితే టైమ్ సున్నా నుండి మనం కొలిచే డెడ్ లైన్ వరకు మనము దానిని అబ్సల్యూట్ డెడ్లైన్ ద్వారా సూచిస్తాము ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న మరో ముఖ్యమైన పరిభాష రెస్పాన్స్ టైమ్ను నిర్వచించుకుందాం రెస్పాన్స్ టైమ్ అంటే టాస్క్ విడుదల నుండి టాస్క్ పూర్తయ్యే సమయం వరకు టాస్క్ T సమయంలో విడుదల చేయబడినప్పుడు టాస్క్ ఎగ్జిక్యూషన్ కొంత సమయం తరువాత మొదలవుతుంది మరియు అది ఒక నిర్దిష్ట సమయంలో ఎగ్జిక్యూట్ చేస్తుంది మరియు పూర్తి చేస్తుంది టాస్క్ విడుదల నుండి టాస్క్ పూర్తయ్యే సమయం వరకు మనము దానిని రెస్పాన్స్ టైమ్ అని పిలుస్తాము మరియు ప్రాథమికంగా సాఫ్ట్ రియల్ టైమ్టాస్క్లను నిర్వహించే సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్లో రెస్పాన్స్ టైమ్ తగ్గించాల్సిన అవసరం ఉందని మనము చెప్పాము రియల్ టైమ్ అప్లికేషన్లో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్లో టాస్క్ ఒక వేళ సాఫ్ట్ రియల్ టైమ్ టాస్క్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ టాస్క్ యొక్క రెస్పాన్స్ టైమ్ తగ్గించాల్సిన అవసరం ఉంది అయితే హార్డ్ రియల్ టైమ్ మరియు స్పోరాడిక్ టాస్క్ లలో రెస్పాన్స్ టైమ్ తగ్గించడం మన లక్ష్యం కాదు హార్డ్ రియల్ టైమ్ మరియు స్పోరాడిక్ టాస్క్ ల డెడ్లైన్లను తీర్చడమే మన లక్ష్యం హార్డ్ రియల్ టైమ్ టాస్క్ల కోసం టాస్క్ దాని డెడ్లైన్లోగా పూర్తయినంత వరకు డెడ్లైన్ కంటే ముందే దాన్ని పూర్తి చేయడంలో ప్రత్యేక ప్రయోజనం లేదు టాస్క్ యొక్క దశ మరొక ముఖ్యమైన పరిభాష ఎందుకంటే టాస్క్ షెడ్యూలర్లలో ఇది కూడా ముఖ్యమైన పరిభాష మనము తరచుగా ఈ టాస్క్ యొక్క దశను సూచిస్తాము ఏదైనా రియల్ టైమ్ అప్లికేషన్ లో చాలా టాస్క్లు ఉన్నాయి మరియు వాటిలో ఎక్కువ భాగం పిరియాడిక్ టాస్క్లు కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే పిరియాడిక్ టాస్క్లు నిజంగా టైమ్ సున్నా నుండి ప్రారంభం కావు చాలా పిరియాడిక్ టాస్క్లు నిర్దిష్ట సమయం గడిచిన తరువాత టాస్క్ ని ప్రారంభిస్తాయి ఈవెంట్ లు నిర్దిష్ట సమయంలో ఇక్కడ జరుగుతూనే ఉంటాయి మరియు తరువాత అవి ప్రారంభమవుతాయి కాని ప్రారంభంలో కొంత సమయం వరకు టాస్క్ ఉండదు దీనిని టాస్క్ యొక్క దశ అంటారు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ఒక ఉదాహరణ ఇవ్వడానికి మనము రాకెట్ యొక్క ఉదాహరణను తీసుకుంటాము రాకెట్ కాల్చిన తర్వాత మొదట్లో అది కొంత సమయం వరకు దాని స్వంత మూమెంట్ని అందుకుంటుంది మరియు తరువాత మనకు టాస్క్ దిద్దుబాటు జరగదు కొంత సమయం తరువాత పథం దిద్దుబాటు టాస్క్లు మొదలవుతుంది ట్రాక్ దిద్దుబాటు టాస్క్లు రాకెట్ ప్రయోగించిన 2000 మిల్లీసెకన్ల తరువాత ప్రారంభమవుతాయని చెప్పండి ఈ టాస్క్ యొక్క దశ టాస్క్ యొక్క దిద్దుబాటు టాస్క్ 2000 మిల్లీసెకన్లు టాస్క్లు ప్రారంభమైన తర్వాత టాస్క్ యొక్క మొదటి ఉదాహరణ 2000 మిల్లీసెకన్ల తర్వాత మొదలవుతుంది మరియు అది క్రమానుగతంగా ప్రతి 50 మిల్లీసెకన్లకు పునరావృతమవుతుంది మరియు ఎగ్జిక్యూషన్ టైమ్ 8 మిల్లీసెకన్లు మరియు డెడ్లైన్ 50 మిల్లీసెకన్లు ఈ ట్రాక్ దిద్దుబాటు టాస్క్ యొక్క వివరణ ఏమిటంటే ఈ దశ రాకెట్ పేల్చిన తరువాత 2000 మిల్లీసెకన్లు ఆ తర్వాత రాకెట్ 2000 మిల్లీసెకన్ల వరకు ఏ ట్రాక్ దిద్దుబాటు జరగదు మరియు 2000 మిల్లీ సెకన్ల తర్వాత మొదటి ట్రాక్ దిద్దుబాటు టాస్క్ మొదలవుతుంది ఆపై అది 50 మిల్లీసెకన్ల తర్వాత పునరావృతమవుతుంది మరియు ప్రతి ట్రాక్ దిద్దుబాటు టాస్క్కి 8 మిల్లీసెకన్ల ఎగ్జిక్యూషన్ టైమ్ అవసరం మరియు ప్రతి టాస్క్కి డెడ్లైన్ అది విడుదలయ్యాక 50 మిల్లీసెకన్లు వ్యాలీడ్ షెడ్యూల్ మరియు ఫీజబల్ షెడ్యూల్ మరొక ముఖ్యమైన పరిభాష వ్యాలీడ్ షెడ్యూల్ అనేది ఒక ప్రాసెసర్కు టాస్క్ని కేటాయించడం టాస్క్ విడుదలైన తర్వాత షెడ్యూల్ చేయబడదు అది విడుదలైన తరువాత లేదా ఉత్పత్తి అయిన తరువాత మాత్రమే షెడ్యూలర్ దానిని షెడ్యూల్ చేస్తుంది మరియు అది వేరే టాస్క్ని కొనసాగించాలనే దాని పరిమితులు సంతృప్తికరంగా ఉంటాయి కాని అప్పుడు డెడ్లైన్ తీర్చబడుతుందో లేదో చెప్పలేదు ఈ అంశాలతో పాటు డెడ్లైన్ కూడా నెరవేరితే మనము దానిని ఫీజబల్ షెడ్యూలర్ అని పిలుస్తాము వ్యాలీడ్ షెడ్యూల్ కోసం టాస్క్ డెడ్లైన్ లను కూడా నెరవేర్చినట్లు నిర్ధారిస్తే అప్పుడు షెడ్యూలర్ తయారు చేసిన షెడ్యూల్ను ఫీజబల్ షెడ్యూలర్గా పిలుస్తాము మనకు ప్రోఫిసిఎంట్ షెడ్యూలర్ అని మరో పదం ఉంది ఒక అప్లికేషన్ కోసం ఒక టాస్క్ సెట్ ఇచ్చినట్లయితే టాస్క్లు డెడ్ లైన్ కు అనుగుణంగా ఉన్నాయని కొన్ని షెడ్యూలర్ లు నిర్ధారించలేవని మనము చూస్తాము అయితే మరొక షెడ్యూలర్ ఉండవచ్చు ఇది టాస్క్ లను సంబంధిత డెడ్లైన్కు అనుగుణంగా సెట్ చేస్తోంది అప్పుడు రెండవ షెడ్యూలర్ మరింత నైపుణ్యం కలిగి ఉంటుంది S2 ఒక టాస్క్ సెట్ను సాధ్యమైనంత వరకు షెడ్యూల్ చేయగలిగితే షెడ్యూలర్ S1 S2 కంటే మరింత నైపుణ్యం కలిగి ఉంటుందని మనము చెప్తాము కాబట్టి S1 చేయవచ్చు కానీ దీనికి విరుద్ధంగా కాదు మరియు ఏదైనా టాస్క్ సెట్ కోసం ఒక షెడ్యూలర్ సాధ్యమైనంత షెడ్యూల్ చేయగలిగితే అలాగే ఇతర షెడ్యూలర్ కూడా దాన్ని షెడ్యూల్ చేయగలిగితే మనము చెప్పే షెడ్యూలర్ సమాన ప్రావీణ్యం కలిగి ఉంటుంది మరియు ఆప్టిమల్ షెడ్యూలర్ అంటే ఏ ఇతర షెడ్యూలర్ షెడ్యూల్ చేయగల టాస్క్ సెట్ను సాధ్యమైనంత షెడ్యూల్ చేయగలగడం షెడ్యూలింగ్ పాయింట్ అనేది మరొక ముఖ్యమైన పరిభాష షెడ్యూలర్ అనేది సాఫ్ట్వేర్ భాగం అని మనం అనుకోవచ్చు ఇది కొన్ని సమయాల్లో యాక్టివ్గా మారుతుంది మరియు తరువాత ఏ టాస్క్ ని రన్ చేయాలో నిర్ణయిస్తుంది సమయం యొక్క నిర్దిష్ట పాయింట్ల వద్ద షెడ్యూలర్ టాస్క్ యాక్టివ్గా మారుతుంది మరియు తరువాత ఏ టాస్క్ ని రన్ చేయాలో నిర్ణయిస్తుంది మరియు తరువాత ఏ టాస్క్ ని రన్ చేయాలనే దాని పై నిర్ణయం తీసుకునే పాయింట్లను షెడ్యూలింగ్ పాయింట్లుగా పిలుస్తారు వాస్తవానికి క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్లో షెడ్యూలింగ్ పాయింట్లు పిరియాడిక్ టైమర్ నుండి ఇంటెర్రుప్ట్ల ద్వారా నిర్వచించబడతాయి అవి కాలక్రమంలో ఒకే విధంగా ఉంచబడతాయి మరియు అవి క్లాక్ ఇంటెర్రుప్ట్ల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి మరియు క్లాక్ ఇంటెర్రుప్ట్ సంభవించిన వెంటనే షెడ్యూలర్ యాక్టివ్గా మారుతుంది మరియు ఏ టాస్క్ ని రన్ చేయాలో నిర్ణయించుకుంటుంది ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లో మరోవైపు క్లాక్ ఇంటెర్రుప్ట్ ఆధారంగా షెడ్యూలర్ యాక్టివ్గా మారదు కానీ ఇది కొన్ని ఈవెంట్ లపై ఆధారపడి ఉంటుంది ఈవెంట్ డ్రివెన్ పేరు చెప్పినట్లుగా ఈ షెడ్యూలర్లు యాక్టివ్గా మారడానికి కారణమయ్యే ఈవెంట్లు క్లాక్ ద్వారా ఉత్పత్తి చేయబడవు కానీ టాస్క్ ల పూర్తి మరియు ఉత్పత్తి ద్వారా జరుగుతుంది ఒక వేళ కొంత టాస్క్ ఉత్పత్తి అయినట్లయితే షెడ్యూల్ చేసిన ఈ క్రొత్త టాస్క్ ఇప్పుడే షెడ్యూల్ చేయబడిందా అని తనిఖీ చేయడానికి షెడ్యూలర్ యాక్టివ్గా మారుతుంది మరియు ఒక టాస్క్ పూర్తయినప్పుడల్లా షెడ్యూలర్ యాక్టివ్ గా మారి ఆ పై ఏ టాస్క్ ని షెడ్యూల్ చేయాలో నిర్ణయిస్తుంది క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్లు సాధారణ షెడ్యూలర్లు అయితే ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లు మరింత క్లిష్టమైనవి అధునాతనమైన షెడ్యూలర్లు మరియు క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్ కంటే వారికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అయితే క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్లు సాధారణ చిప్ అప్లికేషన్లలో ఉపయోగించబడతాయి అయితే అధునాతన రియల్ టైమ్ అప్లికేషన్లలో ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లు ఉపయోగించబడతాయి అందుబాటులో ఉన్న వివిధ షెడ్యూలర్లు ఇప్పుడు మనకు రియల్ టైమ్ సిస్టమ్స్ టాస్క్ లక్షణాలు టాస్క్ ల పరిభాషలు టాస్క్ ల రకాలు మొదలైన వాటి పై ప్రాథమిక జ్ఞానం ఉంది యునిప్రాసెసర్లపై షెడ్యూల్ చేసే మొదటి టాస్క్ లను చూద్దాం వాస్తవానికి టాస్క్ షెడ్యూలింగ్ అల్గోరిథంలు 1970 మరియు 80 లలో పరిశోధన యొక్క కేంద్రంగా ఉన్నాయి ఆ రోజుల్లో చాలా ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి మరియు ఆ ఫలితాలు చాలా వరకు ఇప్పటి వరకు సూచించబడ్డాయి ఆ రోజుల్లో చేసిన పరిశోధనల ఆధారంగా మనకు ప్రధానంగా రెండు రకాల షెడ్యూలర్లు ఉన్నాయి వీటిని క్లాక్ డ్రివెన్ మరియు ఈవెంట్ డ్రివెన్ అంటారు మునుపటి స్లైడ్లో చెప్పినది మనకు గుర్తున్నట్లయితే షెడ్యూల్ పాయింట్లు క్లాక్ ఇంటెర్రుప్ట్ ద్వారా ఉత్పత్తి చేయబడితే వీటిని క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్ అంటారు ఇక్కడ టైమర్ ఆధారంగా షెడ్యూలర్ క్రమానుగతంగా యాక్టివ్ గా మారుతుంది మరియు ఇది క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్ ఇవి సాధారణ షెడ్యూలర్లు ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లో షెడ్యూలింగ్ పాయింట్లు కొన్ని ఈవెంట్ల ద్వారా నిర్వచించబడతాయి మరియు ఆ ఈవెంట్ లు ఏమిటి మనము రెండు ప్రధాన ఈవెంట్ లు ఉన్నాయని చెప్పాము టాస్క్ ప్రారంభించే ఈవెంట్ లేదా ఈవెంట్ను విడుదల చేయడం మరియు పూర్తి చేసిన ఈవెంట్ లు క్రిందివి వివిధ రకాల షెడ్యూలర్లు ఒకటి అంతులేని లూప్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ లేని సాధారణ ప్రోగ్రామ్ ఇందులో టాస్క్ లు లేవు మరియు ఇది కొన్ని పరిస్థితులను లూప్లో తనిఖీ చేసి ఆ పై పని చేస్తుంది మరియు ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ప్రారంభించి సాధారణ సైక్లిక్ కార్యనిర్వాహకులు మనకు ఉన్నారు టాస్క్ లు ఎగ్జిక్యూట్ చేసే ఒకే ఫ్రీక్వెన్సీ ఉంది టాస్క్ ల వ్యవధి ఒకేలా ఉంటుంది మరియు ఒకసారి టైమర్ ఇంటెర్రుప్ట్ ఏర్పడితే టాస్క్ లు ఎగ్జిక్యూషన్ కోసం తీసుకోబడతాయి మరియు తరువాత సిస్టమ్ వేచి ఉంటుంది మల్టీ రేటు సైక్లిక్ ఎగ్జిక్యూటివ్లో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి వేర్వేరు టాస్క్ లు వేర్వేరు కాలాలతో తలెత్తుతాయి మరియు మల్టీ రేటు సైక్లిక్ ఎగ్జిక్యూటివ్ ఈ వివిధ రకాల టాస్క్ లను నిర్వహించడం మరియు వాటి డెడ్లైన్లను తీర్చడంలో సహాయపడటం చర్చించబడతాయి ఇవి సింపుల్ సైక్లిక్ ఎగ్జిక్యూటివ్ మరియు మల్టీ రేట్ సైక్లిక్ ఎగ్జిక్యూటివ్ ఇవి సరళమైన అప్లికేషన్లలో ఉపయోగించబడతాయి అయితే అధునాతనమైన ప్రాధాన్యత ఆధారిత ప్రీ ఎమ్ప్టివ్ షెడ్యూలర్లు ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లు మన చర్చలో ప్రాధాన్యత ఆధారిత ప్రీ ఎమ్ప్టివ్ షెడ్యూలర్లపై చర్చిస్తాము కాని తదుపరి ఉపన్యాసం మనము చక్రీయ షెడ్యూలర్లను చర్చిస్తాము ధన్యవాదాలు